నమస్కారము ముందఱి తరగతిలో మనం ఇంపెడెన్స్ పారామితులు అని కూడా పిలువబడే Z పారామితుల గురించి చర్చిస్తున్నాము ఈ తరగతిలో మనం Y పారామితులు అని కూడా పిలువబడే అడ్మిట్టన్స్ పారామితుల గురించి మాట్లాడుతాము అడ్మిట్టన్స్ పారామితుల గురించి మన చర్చను ప్రారంభిద్దాం సాధారణంగా ఈ సందర్భంలో 2 పోర్ట్ నెట్వర్క్ కూడా వోల్టేజ్ డ్రివెన్ లేదా కరెంట్ డ్రివెన్ కావచ్చు కాబట్టి మీరు ఈ స్లైడ్లో చూపిన చిత్రము ను చూడవచ్చు మీరు 2 పోర్ట్ నెట్వర్క్కు ఇరువైపులా వోల్టేజ్ను వర్తింపజేయవచ్చు లేదా మీరు నెట్వర్క్ యొక్క రెండు వైపులా కరెంట్ మూలాన్ని వర్తింపజేయవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఏమి చేయాలి మనం టెర్మినల్ కరెంట్స్ యొక్క అడ్మిట్టన్స్ పారామితులను నిర్ణయించాలి మరియు మీరు అడ్మిట్టన్స్ పారామితులను నిర్ణయించాలనుకున్నప్పుడు మీరు ఏమి చేస్తారు మీరు టెర్మినల్ కరెంట్ లను నిర్వచిస్తారు లేదా టెర్మినల్ వోల్టేజ్ పరంగా టెర్మినల్ కరెంట్ లను వ్యక్తీకరిస్తారు కాబట్టి మీరు ఇంపెడెన్స్ పరామితితో పోల్చినట్లయితే మనం టెర్మినల్ కరెంట్ ల పరంగా టెర్మినల్ వోల్టేజ్లను వ్యక్తపరుస్తున్నాము ఇక్కడ మనం టెర్మినల్ వోల్టేజ్ల పరంగా టెర్మినల్ కరెంట్ లను వ్యక్తపరుస్తున్నాము టెర్మినల్ వోల్టేజ్ల పరంగా మనం టెర్మినల్ కరెంట్ను వ్యక్తపరిస్తే మీరు టెర్మినల్ వోల్టేజ్ మరియు టెర్మినల్ కరెంట్ మధ్య సంబంధాన్ని ఈ విధంగా పొందుతారు I1y11V1y12V2 I2y21V1y22V2 ఇప్పుడు మీరు మాత్రిక రూపంలో వాటిని కంపైల్ చేసినప్పుడు వ్యక్తీకరణలో మీరు జోడించిన ఈ విలువలు కరెంట్ వెక్టర్ అవుతుందిఇది స్థిరమైన పదాల మాత్రిక తప్ప మరేమీ కాదు I1 I2 y11 y12 y21 y22 V1 V2 yV1 V2 ఇప్పుడు ఈ పదాన్ని Y అనే సింబాలిక్ రూపంలో సూచించవచ్చు మరియు వీటిని y పారామితులు లేదా అడ్మిట్టన్స్ పారామితులు అంటారు మీరు టెర్మినల్ వోల్టేజ్లను ఉపయోగించి టెర్మినల్ కరెంట్ లను వివరించినప్పుడు వోల్టేజ్ల కరెంట్ లక్షణాలను వ్యక్తీకరించడానికి మీరు ఉపయోగించే గుణకారం కారకాలు మీకు అడ్మిట్టన్స్ పారామితులను ఇస్తాయి ఇప్పుడు ఈ అడ్మిట్టన్స్ పారామితులను సిమెన్స్ లో వ్యక్తీకరించబడ్డాయి మీరు మోస్ లో కూడా వ్యక్తీకరించవచ్చు ఎందుకంటే ఇవి ఇంపెడెన్స్కు వ్యతిరేకం కనుక ఇప్పుడు ఈ పారామితుల విలువలను ఇన్పుట్ పోర్ట్ వద్ద V10 సెట్ చేయడం ద్వారా అంచనా వేయవచ్చు అనగా మీ ఇన్పుట్ పోర్ట్ షార్ట్ సర్క్యూట్ గా ఉంటుంది అని అర్థం లేక మరొక చివరలో మీరు V20 విలువను ఉంచుతారు అనగా అవుట్పుట్ పోర్ట్ షార్ట్ సర్క్యూట్ అని అర్థం కాబట్టి ఇన్పుట్ లేదా అవుట్పుట్ పోర్టులను షార్ట్ సర్క్యూట్ చేయడం ద్వారా y పారామితులను పొందవచ్చు కనుక వాటిని షార్ట్ సర్క్యూట్ అడ్మిట్టన్స్ పారామితులు అని కూడా పిలుస్తారు ఇప్పుడు ఈ అడ్మిట్టన్స్ పారామితుల విలువలను ఒక్కొక్కటిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మీరు మొదట V20 ను సెట్ చేస్తే అవుట్పుట్ పోర్ట్ షార్ట్ సర్క్యూట్ చేయబడిందని అర్థంమీరు ఈ రెండు సమీకరణాలలో V20 విలువను ఉంచుతారు కనుక మీకు ఏమి వస్తుంది అంటే y11I1V1y21I2V1 ఇప్పుడు రెండవ సందర్భంలో మీరు V1 ను 0 కి సమానం చేస్తే దాని అర్థం ఇన్పుట్ పోర్ట్ షార్ట్ సర్క్యూట్ అయిందని కనుక ఆ సందర్భంలో మీకు ఏమి వస్తుంది మీకు y 12 వస్తుంది కాబట్టి మీరు వ్యక్తీకరణను చూస్తే మీరు V10 ను సెట్ చేస్తే మీకు ఏమి వస్తుంది అంటే y12I1V2y22I2V2 సాధారణంగా y11 షార్ట్ సర్క్యూట్ ఇన్పుట్ అడ్మిట్టన్స్ y12 పోర్ట్ 2 నుండి పోర్ట్ 1 వరకు షార్ట్ సర్క్యూట్ ట్రాన్స్ఫర్ అడ్మిట్టన్స్ y21 పోర్ట్ 1 నుండి పోర్ట్ 2 వరకు షార్ట్ సర్క్యూట్ ట్రాన్స్ఫర్ అడ్మిట్టన్స్ y22 షార్ట్ సర్క్యూట్ అవుట్పుట్ అడ్మిట్టన్స్ కాబట్టి మీరు కరెంట్ సోర్స్ ని పోర్ట్ 1 వద్ద కనెక్ట్ చేసినప్పుడు మరియు పోర్ట్ 2 షార్ట్ సర్క్యూట్ చేసినట్లయితే మీకు మూడు పరిమాణాల విలువలు వస్తాయి అవి V1 I1మరియు I2 వీటిని ఉపయోగించి మీరు y11I1V1 మరియు y21I2V1 విలువలను తెలుసుకోవచ్చు ఇప్పుడు రెండవ సందర్భంలో మీరు ఏమి చేస్తారు మీరు కరెంట్ సోర్స్ I2 ను రెండవ పోర్టుకు కనెక్ట్ చేస్తారు మరియు మీరు మొదటి పోర్టును షార్ట్ సర్క్యూట్ చేస్తారు అలాంటప్పుడు V10 కనుక మీరు పొందిన మిగిలిన పరిమాణాలు V2 I2 మరియు I1 ఈ మూడు పరిమాణాలను ఉపయోగించి మీరు y12I1V2 మరియు y22I2V2విలువలను కనుగొంటారు కాబట్టి ఇప్పుడు y పారామితుల గణనకు సంబంధించిన మన చర్చను మీరు ఇప్పటి వరకు సంగ్రహించవచ్చు కాబట్టి మీరు ఈ రెండు చిత్రాలలో మన చర్చను సంగ్రహించవచ్చు కనుక ఈ చిత్రం చూసినట్లయితే మనం ఏం చేస్తున్నాం మనం కరెంట్ I1 ను ఇన్పుట్ పోర్టుకు వర్తింపజేస్తున్నాము మరియు అవుట్పుట్ పోర్ట్ షార్ట్ సర్క్యూట్ చేయబడింది మీకు ఈ దృష్టాంతం ఉన్నప్పుడు మీరు y11I1V1 మరియు y21I2V1 విలువలను పొందుతారు ఇన్పుట్ పోర్ట్ వద్ద వోల్టేజ్ ద్వారా విభజించబడిన అవుట్పుట్ పోర్ట్ వద్ద కరెంట్ ఉపయోగిస్తూ అదేవిధంగా మీరు అవుట్పుట్ పోర్ట్ వద్ద కరెంట్ సోర్స్ ని కనెక్ట్ చేసిఇన్పుట్ పోర్టు ను షార్ట్ సర్క్యూట్ చేసినట్లయితే V10అవుతుంది కాబట్టి మీరు y12I1V2y22I2V2 విలువలను పొందుతారు మీరు అడ్మిట్టన్స్ పారామితుల విలువలను ఎలా కనుగొంటారో ఈ రెండు చిత్రాల ద్వారా సంగ్రహించబడింది ఇప్పుడు 2 పోర్ట్ నెట్వర్క్ సరళంగా ఉన్నప్పుడు మరియు దానికి ఆధారిత సోర్సెస్ లేనప్పుడు ట్రాన్స్ఫర్ అడ్మిట్టన్స్ y12y21 కు సమానంగా ఉంటుంది ఈ పరిస్థితి ఉంటే మీరు 2 పోర్టు పరస్పరం అని చెప్పవచ్చు కాబట్టి ఇది Z పారామితుల గణన విషయంలో z12z21 ఉన్న చోట మనం చర్చించిన దానితో సమానంగా ఉంటుంది మరియు అది సరళంగా ఉంటుంది దీనికి ఆధారమైన సోర్స్ లేకపోతే సర్క్యూట్ పరస్పరంగా ఉంటుంది కాబట్టి మీరు 2 పోర్ట్ నెట్వర్క్ యొక్క పరస్పర సంబంధాన్ని z మరియు y పారామితులకు సంబంధించి పరస్పరం అనుసంధానించవచ్చు ఇప్పుడు ఇక్కడ కూడా మీరు z పారామితుల విషయంలో వివరించిన విధంగానే దృష్టాంతాన్ని నిరూపించవచ్చు ఎలా ఈ రెండు చిత్రములను చూద్దాం ఇప్పుడు మొదటి సందర్భంలో మనం ఏమి చేస్తున్నాము మనం ఇన్పుట్ పోర్ట్ అంతటా వోల్టేజ్ V ని వర్తింపజేస్తున్నాము మరియు అమ్మీటర్ సహాయంతో అవుట్పుట్ పోర్ట్ లోపల ప్రవహించే కరెంట్ విలువను కనుగొంటాము ఇప్పుడు ఈ ప్రత్యేకమైన 2 పోర్ట్ నెట్వర్క్ పరస్పరం గా ఉండడం మీరు చూసినట్లయితే దాని అర్థం మీరు వోల్టేజ్ సోర్స్ మరియు అమ్మీటర్ యొక్క స్థానాలను మార్పిడి చేస్తేI మరియు V పరిమాణాలు మారవు కనుక ఈ పరిస్థితి ఉంటే మనం సర్క్యూట్ పరస్పరం అని చెబుతాము ఇప్పుడు పరస్పర నెట్వర్క్ విషయంలో ఏమి జరుగుతుంది నెట్వర్క్ పరస్పరం గా ఉంటే మనం దానిని పై సమానమైన నమూనాతో సర్క్యూట్ను సూచించవచ్చు పై సర్క్యూట్ యొక్క ఎడమ లెగ్ చూసినట్లయితే ఎడమ లెగ్ అడ్మిట్టన్స్ విలువ y11y12 అవుతుంది అదేవిధంగా కుడి లెగ్ అడ్మిట్టన్స్ యొక్క విలువ y22y12అవుతుంది ఇప్పుడు ఇక్కడ y12y21అవ్వడం వల్ల మీరు y12 లేదా y21 ను ఉపయోగించవచ్చు రెండూ నిజం అవుతాయి ఆపై ఈ రెండు లెగ్ లను అనుసంధానించే బ్రాంచ్ కు y12 కు సమానమైన అడ్మిట్టన్స్ ఉంటుంది కాబట్టి మీ దగ్గర పరస్పర నెట్వర్క్ ఉన్నట్లయితే ఆ నెట్వర్క్ ను పై సమానమైన సర్క్యూట్ సహాయంతో సమానంగా సూచించవచ్చు ఇప్పుడు సాధారణంగా నెట్వర్క్ పరస్పరం గా లేకపోతే మరియు మీరు సమానమైన నెట్వర్క్ రూపంలో సర్క్యూట్ను సూచించాలనుకుంటే మీరు ఈ క్రింది చిత్రమును ఉపయోగించవచ్చు కనుక మీరు కరెంట్ I1 విలువను చూసినట్లయితేమీరు సర్క్యూట్ యొక్క ఎడమ వైపున కిర్చోఫ్ Kirchhoff's యొక్క కరెంట్ లా ఉపయోగిస్తేV1ను y11 అంతటా వర్తింప చేసినట్లయితే I1వచ్చి V1y11V2y12అవుతుంది అదే విధంగా కరెంట్ I2 విలువమీరు ఈ చిత్రమును చూసినట్లయితే ఈ లెగ్ ద్వారా ప్రవహించే కరెంట్ విలువ V2y22V1y21 కనుక మీరు ఈ రెండు సమీకరణాలను చూస్తే ఈ సమీకరణాలు మన మునుపటి స్లైడ్ లో చర్చించిన సమీకరణాలు తప్ప మరేమీ కాదు కాబట్టి ఈ ప్రత్యేకమైన సమానమైన నెట్వర్క్ సహాయంతో మనం ఈ ప్రత్యేక చిత్రంలో చూపిన విధంగా ఏదైనా 2 పోర్ట్ నెట్వర్క్ను సూచించగలము కాబట్టి ఏదైనా 2 పోర్ట్ నెట్వర్క్ను సమానమైన నెట్వర్క్గా సూచించవచ్చు ఇది చిత్రంలో చూపిన విధంగా ప్రాతినిధ్యం వహిస్తుంది ఇప్పుడు ఈ భావనను కొన్ని ఉదాహరణల సహాయంతో అర్థం చేసుకుందాం తద్వారా మీరు భావనను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు క్రింద ఇవ్వబడిన సర్క్యూట్ యొక్క y పారామితులను తెలుసుకోవడానికి ఒక ఉదాహరణను చూద్దాం కాబట్టి మొదట మనం ఏమి చేస్తాము మనం y పారామితులు అయిన సమీకరణాలను ఉపయోగిస్తాము అంటే మనం ఇప్పుడే చూసినది ఈ రెండు సమీకరణాలను కనుక మనం ఈ రెండు సమీకరణాలను ఉపయోగిస్తాము మరియు ఈ సర్క్యూట్ యొక్క y పారామితులను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు మొదట మనం ఏమి చేయాలి మనం y11 మరియు y21 విలువలను నిర్ణయిస్తాము కనుక y11 మరియు y21 విలువలను కనుగొనమని మిమ్మల్ని అడిగినప్పుడు ఇన్పుట్ పోర్టులో కరెంట్ సోర్స్ I1 ను కనెక్ట్ చేస్తారు మరియు అవుట్పుట్ పోర్టును షార్ట్ సర్క్యూట్ చేస్తారు సర్క్యూట్ అనేది చిత్రంలో చూపిన విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఈ నిర్దిష్ట చిత్రము చూస్తే 8 ఓమ్ రెసిస్టర్ ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఎందుకంటే ఇది అవుట్పుట్ పోర్ట్ యొక్క టెర్మినల్స్ అంతటా కనెక్ట్ అవుతుంది కనుక కరెంట్ I2అనేది 2 ఓమ్ రెసిస్టన్స్ ద్వారా ప్రవహిస్తుంది ఇప్పుడు ఇది షార్ట్ సర్క్యూట్ మరియు కరెంట్ I1 మనకు ఇన్పుట్ పోర్టు నుంచి ప్రవహిస్తున్నందున ఈ రెండు రెసిస్టన్స్స్ లను సమాంతరంగా చూడవచ్చు కాబట్టి వోల్టేజ్ V1 విలువ ఏమిటి V1I14||243I1 ఇప్పుడు మీరు I1 పరంగా V1 విలువను పొందారు కాబట్టి y11I1V1I143I10 75S ఇప్పుడుతదుపరిది మీరు కరెంట్ డివిజన్ని ఉపయోగిస్తారు మరియు I2I1 మధ్య సంబంధాన్ని తెలుసుకుంటారు కనుక మీరు ఈ ప్రత్యేక చిత్రమును చూసినట్లయితే కరెంట్ డివిజన్ సహాయంతో I1 పరంగా 2 ఓమ్ రెసిస్టన్స్ ద్వారా ప్రవహించే కరెంట్ విలువను మీరు తెలుసుకోవాలి 2 ఓమ్ రెసిస్టన్స్ ద్వారా ప్రవహించే I1 యొక్క భాగం కరెంట్ I2 విలువకు సమానంగా ఉంటుంది ఎందుకంటే రెండూ వ్యతిరేక దిశల్లో ఉంటాయి కాబట్టి మీరు ఏమి వ్రాయగలరు I2442I123I1 ఇప్పుడు మనం V1 విలువను I1 పరంగా లెక్కించామని మీకు తెలుసు మరియు మనం I1 పరంగా I2విలువను కూడా లెక్కించాముమనం ఏ విలువ ను తెలుసుకోవచ్చు అంటే y21I2V1 23I143I1 0 5S ఇప్పుడు తదుపరి పని y12 మరియు y22 విలువలను కనుగొనడం ఈ సందర్భంలో మనమేం చేస్తాం మనం అవుట్పుట్ పోర్ట్ వద్ద కరెంట్ సోర్స్ I2 ను కనెక్ట్ చేస్తాము మరియు ఇన్పుట్ పోర్టును షార్ట్ సర్క్యూట్ చేస్తాము కాబట్టి ఇన్పుట్ పోర్ట్ షార్ట్ సర్క్యూట్ అయిన స్లైడ్లో చూపిన విధంగా మీ చిత్రం కనిపిస్తుంది అలాంటప్పుడు మీ V1సున్నా అవుతుంది మరియు I2 అవుట్పుట్ పోర్టుకు అనుసంధానించబడుతుంది ఇప్పుడు ఈ సందర్భంలో మళ్ళీ 4 ఓమ్ రెసిస్టర్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఎందుకంటే అవుట్పుట్ పోర్ట్ షార్ట్ సర్క్యూట్ అయినందున ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది కనుక ఇప్పుడు V2I28||285I2 y22I2V2I285I20 625S ఇప్పుడు మళ్ళీ మీరు కరెంట్ డివిజన్ ను ఉపయోగించాలితద్వారా మీరు ప్రస్తుత I1 విలువను I2 పరంగా కనుగొనవచ్చు కాబట్టి మీరు ఈ చిత్రమును చూసినట్లయితే I1 ఈ ప్రత్యేక రెసిస్టన్స్ లో అనగా 2 ఓమ్ రెసిస్టన్స్ లో ప్రవహిస్తుంది కానీ I2 యొక్క ఒక లెగ్ కూడా దీని ద్వారా ప్రవహిస్తుంది 2 ఓమ్ రెసిస్టన్స్ ద్వారా ప్రవహించే I2 యొక్క భాగం I1 అని మీరు చెప్పవచ్చు దీన్ని ఉపయోగించి మీరు కరెంట్ డివిజన్ ను ఉపయోగించవచ్చు మరియు I2 పరంగా I1 విలువను తెలుసుకోవచ్చు కనుక మీరు ఏమి చెప్పవచ్చు అంటే I1882I245I2 y12I1V2 45I285I2 0 5S ఇప్పుడు మీరు ఇప్పుడే లెక్కించిన y పారామితులను కంపైల్ చేస్తేy మాత్రిక క్రింద చూపిన విధంగా ఉంటుంది 75S 0 5S 0 625S ఇప్పుడు మీరు ఈ మాత్రికను చూస్తే మీరు y12 వచ్చి y21 కు సమానమని సులభంగా చెప్పవచ్చు ఇప్పుడు మనకు సర్క్యూట్లో ఎటువంటి ఆధారిత సోర్స్ లేదు కాబట్టి సర్క్యూట్ పరస్పరం అని చెప్పగలం అలాంటప్పుడు మనం ఏమి చేయగలం పారామితులను నేరుగా కనుగొనడానికి మనం పై సమానమైన సర్క్యూట్ను ఉపయోగించవచ్చు కాబట్టి మీరు ఇచ్చిన సర్క్యూట్ను సమానమైన పై సమానమైన సర్క్యూట్తో పోల్చినట్లయితే మీరు ఇప్పుడు గుర్తించగలిగేది ఏమిటంటే y12 0 5Sy21విలువ ఇప్పుడు మనం y11y120 25 y120 ను కనుగొనవలసి ఉంది ఇప్పుడు మీరు y12 విలువను ఇక్కడ ఉంచితే మీరు y11 విలువను 0 75 సిమెన్స్గా పొందుతారు ఇప్పుడు మీరు కుడి ఎడమ వైపు చూస్తే ఆ విలువ వచ్చి y22y210 125 y210 కాబట్టి పై సమానమైన సర్క్యూట్ ని ఉపయోగించి మీరు y పారామితులను కనుగొనవచ్చు అది సమీకరణాలను ఉపయోగించి y పారామితుల విలువను కనుగొన్నట్టు ఈ విధంగా y పరామితి సమీకరణాల వివరాలలోకి వెళ్లకుండా y పారామితుల విలువను కనుగొనకుండా సర్క్యూట్ పరస్పరం ఉందని మీకు తెలిస్తే మీరు నేరుగా పై సమానమైన సర్క్యూట్ను ఉపయోగించవచ్చు మరియు y పారామితుల విలువలను తెలుసుకోవచ్చు ఇప్పుడు తరువాత మరొక ఉదాహరణ చూద్దాంఇక్కడ సర్క్యూట్ ఒక ఆధారిత కరెంట్ సోర్స్ కలిగి ఉంది కాబట్టి మనం y పారామితులను తెలుసుకోవడానికి పారామితి సమీకరణాలను ఉపయోగిస్తాము మరియు మనకు ఆధారమైన సోర్స్ ఉన్నప్పుడు సర్క్యూట్ పరస్పరం గా ఉండదని మనం సమర్థిస్తాము మునుపటి ఉదాహరణలో మనం చేసిన అదే విధానాన్ని మళ్ళీ వర్తింపజేస్తాముమనం మొదట ఇన్పుట్ పోర్ట్ వద్ద ఉన్న I1కరెంట్ సోర్స్ ను వర్తింపజేస్తాము మరియు అవుట్పుట్ పోర్టును షార్ట్ సర్క్యూట్ చేస్తాము ఇది 2 పోర్ట్ నెట్వర్క్ యొక్క కుడి వైపు పోర్ట్ మరియు అడ్మిట్టన్స్ పారామితుల విలువలను కనుగొంటాము కాబట్టి మీకు ఈ రకమైన సర్క్యూట్ అమరిక ఉన్నప్పుడు మీరు y11 మరియు y21విలువలను పొందగలుగుతారు ఇప్పుడు మీరు ఈ సర్క్యూట్ చూసినట్లయితే ఈ నోడ్ వద్ద వోల్టేజ్ V0 అని అనుకుందాం కాబట్టి మనం ఏమి చేస్తాము మనం ఈ నోడ్ వద్ద KCL ను వర్తింపజేస్తాము మరియు సమీకరణాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మీరు ఈ నోడ్ వద్ద KCL ను వర్తింపజేస్తే 8 ఓమ్ రెసిస్టన్స్ లో ప్రవహించే కరెంట్V1 V08 అని మీరు చూస్తారు కాబట్టి ఇది వెళుతోంది ఇది నోడ్ లోపలికి వెళుతున్న కరెంట్మిగిలినవి అవతలకు వెళుతున్నాయినోడ్ వెలుపల నుంచి వస్తుంది కాబట్టి ఈ నోడ్ వద్ద మొత్తం 4 కరెంట్ లను కూడినట్లయితే అది 0 అవుతుంది కాబట్టి ఆ కెసిఎల్ సిద్ధాంతాన్ని ఉపయోగించి I1 యొక్క విలువలను తెలుసుకుంటాము కాబట్టి మనం ఏమి వ్రాయగలం మనం ఏమి వ్రాయగలం అంటే V1 V082I1V02V0 04 ఇప్పుడు మీరు సరళీకృతం చేస్తే మీకు విలువ లభిస్తుంది ఇప్పుడుమరొక విషయం చూద్దాం 8 ఓమ్ రెసిస్టన్స్ ద్వారా ప్రవహించే కరెంట్ అంతటా వోల్టేజ్ I1 అని మీరు చెబుతారు ఎందుకంటే మీరు కరెంట్ సోర్స్ I1 ను ఇన్పుట్ పోర్ట్ వద్ద కనెక్ట్ చేశారు కాబట్టి కనుక మీరు I1 ను కనెక్ట్ చేసినప్పుడు 8 ఓమ్ రెసిస్టన్స్ ద్వారా ప్రవహించే కరెంట్ విలువ I1 గా ఉంటుంది అని చెప్పవచ్చు కానీ అదే సమయంలో మీరు కరెంట్ విలువ I18 అని కూడా చెప్పవచ్చు మీరు మునుపటి సమీకరణంలో I1 విలువను ఉంచవచ్చు మరియు సరళీకృతం చేయవచ్చు మీరు సరళీకృతం చేసినట్లయితే మీకు V0 పరంగా V1 విలువ వస్తుంది సరళీకరణ తర్వాత మీరు V1 5V0 అని చెప్పవచ్చు కాబట్టి ఇది మీకు లభించింది ఇప్పుడు మీరు పై సమీకరణంలో V 1 విలువను ఉంచినట్లయితే మీకు ఏమి వస్తుంది అంటే I1 5V0 V08 0 75V0 ఇప్పుడు మీకు తెలుసు y11I1V1 0 15S ఇప్పుడు తదుపరి పని ఏమిటంటే మీరు y21 విలువను కనుగొనాలిమీరు రెండవ నోడ్ను చూసినట్లయితే మీరు ఈ నోడ్లో కూడా కెసిఎల్ను వర్తింప చేయవచ్చుమీకు ఏమి వస్తుంది 0V0 042I1I2 లేక I20 25V0 1 5V0 1 25V0 అందువల్ల y21I2V11 25V0 5V0 0 25S కాబట్టి ఈ సర్క్యూట్ నుండి మీకు y 11 మరియు y 21 వస్తాయి ఇప్పుడు తదుపరి పని ఏమిటంటే అవుట్పుట్ పోర్టులో I2 ను కరెంట్ సోర్స్ గా చేర్చుతాము మరియు ఇన్పుట్ పోర్ట్ ను షార్ట్ సర్క్యూట్ చేస్తాము కాబట్టి మనం అలా చేసినప్పుడు y12 మరియు y22 అయిన మిగిలిన Y పారామితుల విలువలను మళ్ళీ పొందుతాము ఇప్పుడు మీరు చూస్తే మీరు నోడ్ 1 వద్ద KCL ను వర్తింపజేస్తే మీకు ఏమి వస్తుంది అంటే 0 V082I1V02V0 V24 మీరు I18విలువను ఉంచి సరళీకృతం చేసినట్లయితే 00 V08V02V0 V24 0 V04V02V0 2V2V22 5V0 అందువల్ల y12I1V2 V082 5V0 0 05S ఇప్పుడు నోడ్ 2 వద్ద మీరు KCL ను వర్తింపజేస్తారు కనుక అన్ని కరెంటు లను కూడినట్లయితే అది సున్నాకి సమానమవుతుంది 0V0 V242I1I2 లేక I20 25V0 142 5V0 2V08 0 625V0 అందువల్ల y22I2V20 625V02 5V00 25S ఇప్పుడు ఈ సందర్భంలో మీరు చూస్తే y12 వచ్చి y21 కి సమానం కాదు ఎందుకంటే y12 ని మీరు మైనస్ ఆఫ్ 0 05 సిమెన్స్ గా లెక్కించారుఅలాగే y21 వచ్చి 0 25 సిమెన్స్ కాబట్టి ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ పరస్పరం కాదని మీరు చెప్పగలరు కాబట్టి దీనితో మనం అడ్మిట్టన్స్ పారామితుల గురించి చర్చించిన మన నేటి సెషన్ను ముగిస్తున్నాం ధన్యవాదాలు